ముఖ్యపదాలు ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ యాక్చుయేటర్స్ డయాఫ్రమ్ సొలెనోయిడ్ యాక్చుయేటర్స్ కంట్రోలర్ ఔట్పుట్ ప్రెషర్ పొజిషన్ కాబట్టి ఇప్పుడు మనం వివిధ రకాల యాక్చుయేటర్ల ద్వారా వాల్వ్ను ఎలా యాక్చువేట్ చేయాలో చూస్తాము కాబట్టి మనకు సాధారణంగా వివిధ రకాల యాక్చుయేటర్లు ఉన్నాయి మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్చుయేటర్ లేదా సోలేనోయిడ్ యాక్చుయేటర్లు ఉన్నాయి మనకు న్యూమాటిక్ యాక్చుయేటర్లు ఉన్నాయి మనకు కొన్నిసార్లు పెద్ద వాల్వ్స్ కోసం హైడ్రాలిక్ యాక్చుయేటర్లు ఉన్నాయి కాబట్టి మనం సాధారణంగా మెకానికల్ యాక్చుయేటర్లను మాన్యువల్ యాక్చుయేటర్లను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనము సాధారణంగా రెండు యాక్చుయేటర్లను పరిశీలిస్తాము ఒకటి సోలేనోయిడ్ యాక్చుయేటర్ మరియు మరొకటి న్యూమాటిక్ యాక్చుయేటర్ కాబట్టి సోలేనోయిడ్ యాక్చుయేటర్లను కలిగి ఉన్నాము అవి తక్కువ రేటింగ్స్ కానీ అధిక వేగం కలిగి ఉన్నాయి అధిక వేగం ఎందుకంటే యాక్చుయేటర్ పై ఉన్న ఫోర్స్ ని త్వరగా నియంత్రించగలమని మనం చూస్తాము ఎందుకంటే ఇది కరెంట్ ద్వారా నియంత్రించబడుతుంది కాబట్టి కరెంట్ చాలా వేగంగా నడపబడుతుంది కాబట్టి ఫోర్స్ లను చాలా వేగంగా సృష్టించవచ్చు విభిన్న ఫోర్స్ లను సృష్టించవచ్చు మరియు అందువల్ల వాల్వ్ యాక్చుయేషన్ వేగంగా మారుతుంది మరోవైపు న్యూమాటిక్ యాక్చుయేటర్లకు ఉపరితలం లేదా డయాఫ్రాగమ్లో పనిచేయడానికి ప్రెషర్ తో కూడిన గాలిని తీసుకురావడం ద్వారా ఫోర్స్ సృష్టించబడుతుంది అందువల్ల కొంత వాల్యూమ్ ఉన్నందున ఛాంబర్ లోకి వచ్చి నింపడానికి ఇంకా డయాఫ్రాగమ్ పై ప్రెషర్ ని సృష్టించడానికి ఇంకా కొంత సమయం అవసరం కాబట్టి న్యూమాటిక్ యాక్చుయేటర్లు ఎల్లప్పుడూ సోలేనోయిడ్ యాక్చుయేటర్ల కంటే నెమ్మదిగా ఉంటాయి కాబట్టి మనకు అధిక వేగం తక్కువ పరిమాణం ఉంది ఎందుకంటే న్యూమాటిక్ యాక్యుయేటర్లు చాలా పెద్ద పరిమాణం ఉంటాయి ఎందుకంటే డయాఫ్రాగమ్ పెంచడం ద్వారా కొన్నిసార్లు మనం ఎక్కువ రేటింగ్ కోసం చాలా ప్రెషర్ ని సృష్టించవచ్చు మనం హైడ్రాలిక్స్ ఉపయోగించవచ్చు కాబట్టి సోలేనోయిడ్ యాక్చుయేటర్లు సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉంటాయి మరియు తరచుగా అవి మనం చూసే విధంగా ఉపయోగించబడతాయి అవి తరచుగా ఎలక్ట్రో హైడ్రాలిక్ వాల్వ్ యొక్క పైలట్ దశలలో ఉపయోగించబడతాయి కాబట్టి మీకు పెద్ద కంట్రోల్డ్ వాల్వ్ ఉంది మరియు మీరు వాల్వ్ను తరలించాలనుకుంటున్నారు కాబట్టి పెద్ద ఎలక్ట్రో హైడ్రాలిక్ వాల్వ్ వాస్తవానికి ప్రవాహాన్ని నియంత్రిస్తుంది ఇప్పుడు మీరు వాల్వ్ను తరలించాలి

సరే ఇది వ్యవస్థాపించిన లక్షణం పేజీ పైకి ఒక్క క్షణం కాబట్టి మనము పైలట్ దశలలో ఉపయోగించగల సోలేనోయిడ్ యాక్చుయేటర్స్ గురించి మాట్లాడుతున్నాము మరియు ఇది ఎందుకు సమస్యను సృష్టిస్తోంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఎలెక్ట్రో హైడ్రాలిక్ వాల్వ్ పైలట్ దశలు సోలేనోయిడ్ వాల్వ్స్ ఉపయోగించబడతాయి మరియు ఇది సోలేనోయిడ్ వాల్వ్ యొక్క ప్రత్యేక నిర్మాణం కాబట్టి ఇది వాల్వ్ ఇది ప్లగ్ మరియు ఇక్కడ చూపిన క్లోజ్డ్ స్థానం ఉన్నాయి కాబట్టి ఇది ఇన్లెట్ మరియు దీని గుండా ద్రవం యొక్క ప్రవాహం ప్రవహిస్తుంది మరియు వెళుతుంది ఇక్కడ స్ప్రింగ్ లోడింగ్ ఉంది ఇప్పుడు ఇక్కడ స్టెమ్ వాస్తవానికి ఒక మాగ్నెటిక్ కోర్ కి అనుసంధానించబడి ఉంది దీనిని ప్లంగర్ అని పిలుస్తారు మరియు ఇక్కడ మీకు అధిక కరెంట్ కారణంగా అధిక ఫోర్స్ ని సృష్టించే కాయిల్ ఉంది కాబట్టి ఇది కాయిల్ అసెంబ్లీ సోలేనోయిడ్ కాయిల్ హౌసింగ్ షెడ్డింగ్ కాయిల్ కోర్సు ద్వారా ఫ్లక్స్ను మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగించబడుతుంది తద్వారా సరైన ఫోర్స్ సృష్టించబడింది మరియు వాస్తవానికి ఫ్లక్స్ ద్వారా ఫోర్స్ సృష్టించబడుతుంది కాబట్టి ఫ్లక్స్ను మార్గనిర్దేశం చేయాలి తద్వారా అప్వార్డ్ ఫోర్స్ సృష్టించబడుతుంది మరియు ఇది కదిలే కోర్ ఇది ట్యూబ్ ద్వారా కోర్ కదులుతుంది ఇవి కనెక్షన్లు కాబట్టి ఏమి జరుగుతుందంటే కాయిల్ డి ఎనర్జైజ్ అయినప్పుడు ఈ స్ప్రింగ్ నెట్టివేసి వాల్వ్ను మూసివేస్తుంది మరోవైపు ఇది ఎప్పుడు ఇది శక్తివంతమైతే చూపిన విధంగా ఫ్లక్స్ ఇలా ప్రవహిస్తుంది మరియు అది ప్లంగర్ ను పైకి లాగుతుంది కాబట్టి ప్లంగర్ను పైకి లాగితే అప్పుడు ఈ స్ప్రింగ్ కుదించబడుతుంది మరియు ఈ ఓపెనింగ్ తెరుచుకొని ద్రవం ప్రవహిస్తుంది కాబట్టి ఇది సోలేనోయిడ్ యాక్చుయేటర్ పనిచేసే విధానం మరోవైపు ఇది ఒక నిర్దిష్ట న్యూమాటిక్ యాక్చుయేటర్ కాబట్టి మళ్ళీ మనకు ప్లగ్ ఉంది మరియు ఈ పోర్టులు ఉన్నాయి కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇక్కడ స్ప్రింగ్ ఫోర్స్ ద్వారా ఇది వాల్వ్ను మూసివేయగల ఒక నిర్దిష్ట వాల్వ్ గాలిని వర్తింపజేయడం ద్వారా సాధారణ స్థితిలో అది తెరిచి ఉంటుంది కాబట్టి ఎనర్జీ ని లేదా ఫోర్స్ ని వర్తింపజేస్తే అవి మూసివేయబడతాయి లేదా ఎనర్జీ ని లేదా ఫోర్స్ ని వర్తింపజేస్తే అవి తెరిచి ఉంటాయి వాల్వ్ తెరవడానికి మునుపటి సందర్భంలో కరెంట్ అప్లై చేయడం అవసరం ఉంటుంది ఈ సందర్భంలో వాల్వ్ను మూసివేయడానికి మనం ఎయిర్ ఫోర్స్ ను వర్తింపజేయాలి కాబట్టి గాలి ఇక్కడ ప్రవేశిస్తుంది ఇది డయాఫ్రాగమ్ ఇది ప్రెషర్ ని సృష్టిస్తుంది కాబట్టి ప్రెషర్ డయాఫ్రాగమ్ యొక్క ఏరియా తో గుణించబడి ఫోర్స్ ని ఇస్తుంది మరియు ఈ ఫోర్స్ దానిని క్రిందికి నెట్టి మూసివేయబోతోంది కాబట్టి ఇది న్యూమాటిక్ వాల్వ్ యొక్క ప్రాథమిక ఆపరేషన్ కాబట్టి ఈ వాల్వ్ యొక్క లక్షణాలను మీరు చూస్తే ప్లగ్పై పనిచేసే ఫోర్స్ లు ఉన్నాయని మేము చెప్పినట్లుగా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ద్రవం నుండి కక్ష్య ద్వారా ప్రవహిస్తున్నందున అది వాస్తవానికి ఫ్లో ప్రొఫైల్ ను బట్టి ప్లగ్ను పైకి లేదా క్రిందికి నెట్టివేస్తోంది కాబట్టి ప్లగ్పై పనిచేసే ఫోర్స్ లు ఉన్నాయి కాబట్టి ఏమి జరుగుతుందంటే ఈ కారణంగా ప్లగ్ వాల్వ్ స్టెమ్ పోసిషన్ పెర్సెంట్ మరియు డయాఫ్రాగమ్ ప్రెషర్ చూడండి రెండు విషయాలు ఉన్నాయి మొదట డయాఫ్రాగమ్ ప్రెషర్ టు స్టెమ్ పోసిషన్ చూడండి స్టెమ్ పోసిషన్ సృష్టించడానికి డయాఫ్రాగమ్ ప్రెషర్ ఎంత అవసరం ఉంటుంది ఆపై స్టెమ్ పోసిషన్ ప్రవహించే లక్షణం తప్పనిసరిగా వాల్వ్ నిర్మాణం నిర్దేశించబడుతుంది మరియు ΔP అప్లై చేయడం ద్వారా నిర్దేశించబడుతుంది మరోవైపు స్టెమ్ పోసిషన్ కి వర్తించే డయాఫ్రాగమ్ ప్రెషర్ మార్గనిర్దేశం చేయబడుతుంది ఇది స్టెమ్ మీద వాస్తవానికి ఎంత ఫోర్స్ తో పనిచేస్తుందో ప్రభావితం అవుతుంది కాబట్టి అధిక ప్లగ్ ఫోర్స్ లను కలిగి ఉన్నప్పుడు డయాఫ్రాగమ్ ప్రెజర్ లక్షణానికి ఈ స్టెమ్ పోసిషన్ మారుతుంది కాబట్టి దీనిని వర్తించడం ద్వారా మరియు కంట్రోలర్ నుండి నియంత్రించబడేది వాస్తవానికి డయాఫ్రాగమ్ ప్రెషర్ వాస్తవానికి నియంత్రిత ఎయిర్ సరఫరా న్యూమాటిక్ సోర్స్ ఉంది కాబట్టి ఫ్లో కంట్రోల్ వాల్వ్ డయాఫ్రాగమ్ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది అదే కంట్రోల్ అంటే కాబట్టి స్టెమ్ పోసిషన్ డయాఫ్రాగమ్ ప్రెజర్ అయితే ఓపెన్ లూప్ కంట్రోల్ లో చేస్తాము కొంత గెయిన్ లెక్కించబడింది కాబట్టి ప్రజలు ఇప్పుడు సరే అని అనుకుంటారు కాబట్టి ఇది ప్రవాహం కాబట్టి ఇప్పుడు ప్రవాహ లక్షణాలు తెలుసు కాబట్టి ప్రెషర్ ని చాలావరకు గ్రహించాలి కాబట్టి స్టెమ్ పోసిషన్ ని గ్రహించడం కోసం ఈ డయాఫ్రాగమ్ ప్రెషర్ ను ఎక్కువగా వర్తింపజేయాలి తద్వారా ఎక్కువ అవుట్పుట్ కంట్రోలర్ నుండి వస్తుంది ఇది వాల్వ్ నియంత్రించబడుతోంది ప్లగ్ ఫోర్స్ ఉందా లేదా అనే దానిపై ఆధారపడి స్టెమ్ పోసిషన్ టు డయాఫ్రాగమ్ ప్రెషర్ లక్షణము మారుతుంది కాబట్టి ప్లగ్ ఫోర్స్ని బట్టి మనం చేయవచ్చు లేదా చేయలేకపోవచ్చు ప్లగ్ ఫోర్స్ చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది ప్లగ్ ఫోర్స్ పైపులోని ప్రెషర్ యొక్క ప్రస్తుత విలువపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి ఫోర్స్ యొక్క వైవిధ్యాలకు వాల్వ్ను మార్చడం చేయాల్సిన అవసరం ఉంది

కాబట్టి అటువంటి ప్రయోజనాల కోసం మనము వాల్వ్ పొజిషనర్ అని పిలువబడే వాటిని తరచుగా ఉపయోగిస్తాము కాబట్టి వాల్వ్ పొజిషనర్ వాస్తవానికి ఒక కంట్రోల్ సిస్టమ్ కాబట్టి ఇది ఏమిటంటే ఈ సందర్భంలో ఇది వాల్వ్ ఇది వాల్వ్ స్టెమ్ మళ్ళీ ఒక స్ప్రింగ్ ఉంది మరియు ఇది డయాఫ్రాగమ్ దీనిపై ప్రెషర్ సరిగ్గా వర్తించబడుతుంది కాబట్టి డయాఫ్రాగమ్ వస్తోంది గాలి ఇక్కడి నుండి వస్తోంది మరియు ఈ వాల్వ్ ద్వారానే ప్రెషర్ ఈ స్పూల్ యొక్క స్థానం ఇక్కడ ప్రెషర్ నియంత్రించబడుతోంది కనుక ఇది ఎలా నియంత్రించబడుతుంది కాబట్టి మనము 3 నుండి 15 PSIG తక్కువ పవర్ ఇన్పుట్ సిగ్నల్ ను వర్తింపజేస్తున్నాము అది ఇక్కడ ఈ ఛాంబర్ లో వర్తించబడుతుంది కనుక ఇది దీనిపై ఒక ఫోర్స్ ని సృష్టిస్తుంది ఇది దీనిపై ఒక ఫోర్స్ ని సృష్టించిన తర్వాత ఈ స్పూల్ క్రిందికి కదులుతుంది కనుక ఇది క్రిందికి కదులుతున్నప్పుడు ఎయిర్ సప్లై ఇది అధిక ప్రెషర్ గాలి దీని గుండా ప్రవహిస్తుంది మరియు దీని ద్వారా ఇక్కడకు వస్తుంది కాబట్టి ఓపెనింగ్ను బట్టి ఒక రకమైన ప్రెజర్ డ్రాప్ ఉంటుంది మరియు వాటి తుది ప్రెషర్ ఇక్కడ గ్రహించబడుతుంది ఇప్పుడు ఈ ప్రెషర్ పెరిగేకొద్దీ ఈ విషయం ఇప్పుడు క్రిందికి కదలడం ప్రారంభిస్తుంది మరియు వాల్వ్ తెరుచుకుంటుంది మరోవైపు ఇది క్రిందికి వచ్చినప్పుడు ఈ యంత్రాంగం కారణంగా పైకి వర్తించే ఫోర్స్ ఉంది కాబట్టి ఇది ఫోర్స్ బ్యాలెన్స్ సూత్రం కాబట్టి చివరకు ఇక్కడ ఏ ప్రెషర్ ని ఉపయోగిస్తున్నారో అది బ్యాలెన్స్ ను కలిగి ఉండాలి అది స్ప్రింగ్ ఫోర్స్ తో పాటు ఈ ఫోర్స్ తో బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అప్లైడ్ ప్రెషర్ మరియు స్ప్రింగ్ ఫోర్స్ స్థానభ్రంశం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రెషర్ కోసం ఈ ఫోర్స్ సమతుల్యత లేనింతవరకు ఈ ఫోర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాల్వ్ తెరవడం ప్రారంభిస్తుంది మరియు ఈ ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది ఇది పెరుగుతూనే ఉన్నందున ఇది క్రిందికి రావడానికి ప్రయత్నిస్తుంది మరియు అందువల్ల ఇది స్ప్రింగ్ ప్రెషర్ ని పెంచుతుంది కాబట్టి స్ప్రింగ్ ప్రెషర్ వాస్తవానికి ఈ ఫోర్స్ ని సమతుల్యం చేస్తుంది స్ప్రింగ్ యొక్క ఒక నిర్దిష్ట స్థానభ్రంశం జరిగినప్పుడు మరియు యంత్రాంగం ద్వారా ఈ స్ప్రింగ్ యొక్క ప్రత్యేక స్థానభ్రంశం ఈ స్టెమ్ యొక్క నిర్దిష్ట స్థానభ్రంశాన్ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక నిర్దిష్ట ప్రెషర్ ని ప్రయోగించినప్పుడు ఇక్కడ ఫోర్స్ లు ఎలా ఉన్నా స్టెమ్ యొక్క నిర్దిష్ట స్థానభ్రంశం సాధించబడుతుంది కాబట్టి ఈ స్థానభ్రంశం సాధించే వరకు ఇది కదులుతుంది ఈ ఫోర్స్ ని అధిగమించడానికి స్పష్టంగా దీనికి తగినంత పవర్ ఉండాలి కాబట్టి మీరు తగినంత పవర్ ని సృష్టించినట్లయితే ఇక్కడ తగినంత ఫోర్స్ సృష్టించబడుతుంది తద్వారా తుది స్థానభ్రంశం వాస్తవానికి ఈ ప్రెషర్ ని సమతుల్యం చేస్తుంది కాబట్టి ఈ స్టెమ్ పై ఉన్న ఫోర్స్ తో సంబంధం లేకుండా తుది స్థానభ్రంశం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇన్పుట్ సిగ్నల్ ను నియంత్రించడానికి ఒక నిర్దిష్ట స్టెమ్ పోసిషన్ సాధిస్తారు ఇది ప్లగ్ ఫోర్స్ మీద ఆధారపడి ఉండదు ఎందుకంటే క్లోజ్డ్ లూప్ కంట్రోల్ ద్వారా జరుగుతుంది కాబట్టి అలాంటి దాన్ని వాల్వ్ పొజిషనర్ అంటారు మరియు అనేక ఇతర యంత్రాంగాలు ఉన్నాయి ఇది మనం చూపించిన ఒక యంత్రాంగం వివిధ ఫ్లాపర్ నాజిల్ ఆధారిత యంత్రాంగాలు మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము కొన్ని వాల్వ్ లక్షణాలను పరిశీలించబోతున్నాము స్టెమ్ పోసిషన్ కదలిక యొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయి ముఖ్యంగా డైనమిక్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనము కమాండ్ యొక్క చిన్న కోర్ విలువను ఇస్తే స్టెమ్ పోసిషన్ చాలా ఉంటుంది మీరు పెద్ద కమాండ్ ఇస్తే ఇది చాలా ఉంటుంది కానీ ఈ స్టెమ్ ప్రయాణించే రేటుపై కొంత పరిమితి ఉంటుంది కాబట్టి చాలా పెద్ద మరియు అదే సమయంలో చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆదేశాలను ఇవ్వలేరు మీరు వాటిని ఇస్తే ఆ ఇన్పుట్ కమాండ్ స్టెమ్ పోసిషన్ పరంగా గ్రహించబడదు మరియు మీకు ఇలాంటి రెస్పొన్సెస్లు వస్తాయి కాబట్టి ఉదాహరణకు పెద్ద మరియు అధిక ఫ్రీక్వెన్సీ సైనసోయిడ్ ఇస్తే స్టెమ్ పోసిషన్ దానిని అనుసరించలేకపోతుంది కానీ అది ఇలా పెరుగుతుంది కాబట్టి డిస్ట్టార్షన్ ఉంటుంది కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోవాలి ఒక వాల్వ్ ప్రాసెస్ కంట్రోల్ లూప్ ను రూపకల్పన చేస్తున్నప్పుడు వాటికి ఈ రేటు పరిమితులు ఉంటాయి ఏదైనా యాక్చుయేటర్ ఎలక్ట్రోమెకానికల్ యాక్చుయేటర్లలో చాలావరకు వాస్తవానికి రేటు పరిమితి ఉంటుంది అదేవిధంగా వివిధ కారణాల వల్ల స్టెమ్ పోసిషన్ లో హిస్టెరిసిస్ ఉండవచ్చు కాబట్టి మీరు ప్రెషర్ ని పెంచుతున్నప్పుడు స్టెమ్ పోసిషన్ వాస్తవానికి ఈ కర్వ్ ను అనుసరించవచ్చు మరియు ప్రెషర్ ని తగ్గించేటప్పుడు అది సరిగ్గా అదే కర్వ్ ను అనుసరించకపోవచ్చు ఇప్పుడు మనకు తెలిసిన అటువంటి డెడ్ బ్యాండ్లు స్టాండర్డ్ నాన్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ తరచుగా ఆసిలేషన్ లను పెంచుతాయి కాబట్టి ఈ ప్రాసెస్ కంట్రోల్ లూప్స్ ఫ్లో లూప్స్ మీకు తెలుసు మీరు ప్రత్యామ్నాయ ఆదేశాన్ని ఇస్తే ప్రాసెస్ కంట్రోల్ లూప్ వాస్తవానికి ఆసిలేట్ కావచ్చు కాబట్టి వీటిని క్లోజ్డ్ లూప్లో లిమిట్ సైకిల్స్ అంటారు అదేవిధంగా ఇవి కొన్నిసార్లు రేంజిబిలిటీ అని పిలువబడే చాలా ముఖ్యమైన పరిమాణం వాల్వ్కు ఉంది కాబట్టి రేంజిబిలిటీ అంటే గరిష్టం నుండి కనిష్ట ప్రవాహ నిష్పత్తి అంటే గరిష్ట ప్రవాహం నుండి కనిష్ట నియంత్రించదగిన ప్రవాహం కాబట్టి వాల్వ్స్ కలిగి ఉండవచ్చు 10 1 15 1 13 1 30 1 రకమైన రేంజిబిలిటీ వాల్వ్ తయారీదారులు ఉన్నారని తెలుస్తుంది కాబట్టి కొన్నిసార్లు కొన్ని అప్లికేషన్స్ లో చాలా ఎక్కువ రేంజిబిలిటీ అవసరమవుతుంది అంటే మీకు కొన్నిసార్లు చాలా చిన్న ప్రవాహాలు అవసరం కొన్నిసార్లు మీకు చాలా ఎక్కువ ప్రవాహాలు అవసరం కాబట్టి అలాంటి అప్లికేషన్స్ లో కొన్నిసార్లు వాల్వ్ సీక్వెన్సింగ్ ఉంటుంది అంటే ఒకటి కంటే ఎక్కువ వాల్వ్లను కలిగి ఉంటుంది మరియు ఆపరేటింగ్ రీజియన్లోని ఒక భాగంలో మీరు ఒక వాల్వ్ను నిర్వహిస్తారు మరియు ఆపరేషన్ ప్రాంతంలోని మరొక భాగంలో మీరు మరొక వాల్వ్ను నిర్వహిస్తారు కానీ మీరు నిర్ధారించుకోవాలి మీకు కొన్ని విషయాలు తెలుసు అకస్మాత్తుగా ఒక వాల్వ్ నుండి మరొక వాల్వ్కు మారినప్పుడు ప్రాసెస్ కంట్రోల్ లూప్ లక్షణాలు మారవు కాబట్టి వీటిలో ఒకటి ప్రాసెస్ కంట్రోల్ మాడ్యూల్ విషయంలో కూడా చూసిన స్ప్లిట్ రేంజ్ కంట్రోల్ తెలుసు కాబట్టి రెండు వాల్వ్స్ ఉన్నాయి మరియు అవి యాంప్లిఫైయర్ మరియు బయాస్ ద్వారా ఇవ్వబడతాయి కాబట్టి ఈ బయాసెస్ భిన్నంగా తయారవుతాయి మరియు ఈ ప్రాంతంలోని కొన్ని భాగాలలో వాస్తవానికి కంట్రోల్ సిగ్నల్ ఈ వాల్వ్కు వస్తుంది కాబట్టి ఈ వాల్వ్ పనిచేస్తుంది కొంత సమయం తర్వాత ఈ వాల్వ్ ఇన్పుట్ వాస్తవానికి సాచురేట్ అవుతుంది అప్పుడు ఈ వాల్వ్ ఇకపై పనిచేయదు ఈ వాల్వ్ ఆపరేట్ అవ్వడం ప్రారంభమవుతుంది కాబట్టి ఆపరేషన్ యొక్క మొత్తం రేంజ్ ఈగెయిన్ మరియు బయాస్ మెకానిజమ్లను ఉపయోగించి విభజించబడింది మరియు ఆపరేటింగ్ ప్రాంతంలోని వివిధ భాగాలలో వేర్వేరు వాల్వ్స్ ఉపయోగించబడతాయి అదేవిధంగా కొన్నిసార్లు మీరు కలిగి ఉండవచ్చు మరొక స్కీం ఉండవచ్చు ఇది ప్రెజర్ సెన్సార్ ఉన్న మరొక వాల్వ్ సీక్వెన్సింగ్ స్కీం ఉంది కాబట్టి ఈ ప్రెషర్ ఇది వాస్తవానికి వాల్వ్ యాక్చుయేటర్కు వెళ్లే కంట్రోలర్ అవుట్పుట్ ఉంది కాబట్టి కంట్రోలర్ అవుట్పుట్ అయినప్పుడు ఇక్కడ ఈ త్రి వే వాల్వ్స్ మారడం ద్వారా వాస్తవానికి ఈ వాల్వ్స్ కు ఎంత కంట్రోలర్ అవుట్పుట్ అవుతుందో దాని ఆధారంగా జరుగుతుంది మరియు వాటిని బట్టి వాల్వ్స్ లలో ఒకటి పనిచేస్తుంది లేదా ఆపివేయబడుతుంది లేదా ఇది వెంట్ చేయబడుతుంది మరియు ఇది పనిచేస్తుంది కాబట్టి మరియు అటువంటి సీక్వెన్సింగ్ కోసం ఉదాహరణకు పెద్ద వాల్వ్స్ గెయిన్ చిన్న వాల్వ్స్ గెయిన్ కంటే పెద్దదిగా ఉంటుంది కాబట్టి చిన్న వాల్వ్ నుండి పెద్ద వాల్వ్కు మారుతున్నప్పుడు గెయిన్ అకస్మాత్తుగా మారదు ఎందుకంటే ఇది ప్రాసెస్ కంట్రోల్ లూప్ యొక్క మొత్తం గెయిన్ లను మార్చబోతోంది దీనివల్ల ఇంస్టేబిలిటీ సమస్యలు లేదా సాచురేషన్ సమస్యలు వంటివి వస్తాయి కాబట్టి అలా చేయడం కోసం అలాంటి సీక్వెన్సింగ్ కోసం ఈక్వల్లి పర్సెంటాజ్ వాల్వ్స్ వాస్తవానికి బాగా సరిపోతాయి ఎందుకంటే ఈక్వాల్లి పర్సెంటాజ్ లక్షణాల నుండి మనకు తెలిసు ఈక్వల్లి పర్సెంటాజ్ లక్షణం ఇది ప్రవహించే స్టెమ్ పోసిషన్ ఇది కాబట్టి చిన్న వాల్వ్ కోసం చిన్న వాల్వ్ లను మూసివేసే ముందు వాస్తవానికి చిన్న వాల్వ్ చాలా ఎక్కువ గెయిన్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ గెయిన్ నుండి పెద్ద వాల్వ్ యొక్క గెయిన్ కి మారినప్పుడు పెద్ద వాల్వ్ వాస్తవానికి అధిక గెయిన్ కలిగి ఉంటుంది కానీ అది తక్కువ గెయిన్ ఉన్న ప్రాంతంలో పనిచేస్తోంది కాబట్టి చిన్న వాల్వ్ లక్షణం యొక్క అధిక గెయిన్ ప్రాంతం నుండి పెద్ద వాల్వ్ లక్షణం యొక్క తక్కువ గెయిన్ ప్రాంతానికి మారుతున్నాము కాబట్టి అకస్మాత్తుగా మీరు చిన్న వాల్వ్ నుండి పెద్ద వాల్వ్కు మారినప్పుడు మొత్తం ప్రాసెస్ లూప్ గెయిన్ అకస్మాత్తుగా మారదు కాబట్టి ఇది ఒక కారణం లినియర్ వాల్వ్స్ కంటే ఈక్వల్లి పర్సెంటాజ్ వాల్వ్స్ వాల్వ్ సీక్వెన్సింగ్కు బాగా సరిపోతాయి తరచుగా మనం చూసినట్లుగా ఇది మనకు తెలిసినట్లుగా వాల్వ్స్ కూడా క్లోజ్డ్ లూప్లో ఉంచబడతాయి కనుక ఇది వాస్తవానికి ఫ్లో కంట్రోల్ లూప్ లో ఒక భాగం మరియు టెంపరేచర్ లూప్ ఉందని అనుకుందాం కాబట్టి టెంపరేచర్ లూప్ అవుట్పుట్లో కంట్రోలర్ అవుట్పుట్ నేరుగా వాల్వ్కు ఇవ్వడం కంటే ఇది నాన్ లీనియారిటీలను కలిగి ఉంటుంది ఇది డెడ్ బ్యాండ్లను కలిగి ఉంది ఇది మనం చూసినట్లుగా హిస్టెరిసిస్ కలిగి ఉంది టెంపరేచర్ కంట్రోల్ లూప్ వాస్తవానికి మాస్టర్ కంట్రోల్ లూప్ అనే అర్థం ఇస్తుంది స్లేవ్ లూప్ అయిన ఫ్లో కంట్రోల్ లూప్ను ఏర్పాటు చేయడం మంచిది కాబట్టి క్యాస్కేడ్ విషయంలో మనం చూసినట్లుగా టెంపరేచర్ కంట్రోలర్ అవుట్పుట్ ఫ్లో సెట్ పాయింట్ ఇస్తుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇది మాస్టర్ నుండి వస్తున్నది ఇది టెంపరేచర్ కంట్రోల్ లూప్ అప్పుడు మనము దీనిని ఏర్పాటు చేస్తే ఇది ఫ్లో కంట్రోలర్ ఇది ఫ్లో ట్రాన్స్మిటర్ కాబట్టి అప్పుడు ఏర్పాటు చేస్తే ఈ పాయింట్ మరియు ఈ పాయింట్ మధ్య ఉన్న ఈ లూప్ వాల్వ్ యొక్క లక్షణం లీనియర్ గా ఉన్నప్పటికీ ఇది గణిత కోణంలో ఖచ్చితంగా లీనియర్ గా ఉండకపోవచ్చు కాని మరింత లీనియర్ గా ఉంటుంది మరియు ఇది వాస్తవంగా రూపకల్పన చేయవచ్చు మరియు టెంపరేచర్ కంట్రోల్ లూప్ యొక్క లక్షణం మొత్తం ఆపరేషన్ ప్రాంతంపై ఒకే విధంగా మంచిగా ఉండేలా చూసుకోవాలి కాబట్టి చాలా సార్లు మనము ఈ రకమైన లూప్స్ ను ఏర్పాటు చేస్తాము కొన్నిసార్లు వాల్వ్ లక్షణాలను చాలా తెలివిగా ఉపయోగించుకోవచ్చు సిస్టమ్ లక్షణాలతో సరిపోలడం చేయవచ్చు కాబట్టి ఉదాహరణకు లిక్విడ్ నుండి లిక్విడ్ హీట్ ఎక్స్చేంజ్జార్ తీసుకోండి కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఇది ఇన్పుట్ ఇది కూలింగ్ ప్రవాహం మరియు అవుట్పుట్ లిక్విడ్ యొక్క అవుట్గోయింగ్ ఉష్ణోగ్రత ఇది వేడి చేయబడుతోంది కాబట్టి నెమ్మదిగా ప్రవాహం రేటు ఉన్నప్పుడు ఈ ప్రవాహం రేటు తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు స్పష్టంగా ఈ ద్రవం ఎక్కువసేపు ట్యూబ్లోనే ఉంటుంది మరియు అందువల్ల ఈ పాయింట్ ఈ పాయింట్ మధ్య గెయిన్ రెండింటికీ ఇచ్చిన ద్రవ ప్రవాహం రేటుకు ఉష్ణోగ్రత ఉంటుంది ఇన్లెట్ మరియు అవుట్లెట్ మధ్య ఉష్ణోగ్రత పెరుగుదల ఎక్కువగా ఉంటుంది అంతే కాదు ఆలస్యం కూడా ఉంటుంది ఇక్కడ ఒక స్టెప్ వేస్తే ఇది పెరుగుతుంది కానీ ఈ స్టెప్ మరియు ఈ స్టెప్ మధ్య ఆలస్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ద్రవం నెమ్మదిగా ప్రయాణిస్తుంది కాబట్టి మరోవైపు ఇది అధిక గెయిన్ మరియు అధిక ఆలస్యం ఉన్న పరిస్థితిని చూస్తారు కాబట్టి మనము కంట్రోలర్ గెయిన్ తక్కువగా ఈ రీజియన్ లో ఉంచే అవసరం ఉంటుంది మరోవైపు ఈ ఈ ప్రవాహం రేటు పెరిగితే గెయిన్ తగ్గుతుంది మరియు ఆలస్యం కూడా పడిపోతుంది కాబట్టి ఇప్పుడు మెరుగైన ట్రాన్సియెంట్ పనితీరు కోసం అధిక కంట్రోలర్ గెయిన్ పొందవచ్చు కానీ కంట్రోలర్ ను ఆటోమేటిక్ గా మార్చడం సులువు కాదు కాబట్టి ఈ అప్లికేషన్ కోసం ఈక్వాల్లి పర్సెంటేజ్ వాల్వ్ ఉపయోగిస్తే ప్రవాహం రేటు పెరిగేకొద్దీ వాల్వ్ గెయిన్ పెరుగుతుంది కాబట్టి ప్రవాహం రేటు పెరిగేకొద్దీ ఆటోమేటిక్ గా లూప్ గెయిన్ పెరుగుతుంది కాబట్టి కేవలం వాల్వ్ లక్షణాల ద్వారా మరియు వాల్వ్ ఎంపిక ద్వారా మొత్తం ప్రాసెస్ లూప్ ట్రాన్సియెంట్ లక్షణం యూనిఫామ్ గా నిర్వహించబడుతుంది అదేవిధంగా మీకు ఒక ఆరిఫైస్ మీటర్ ఉంటే వ్యతిరేక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రవాహం రేటు పెరిగేకొద్దీ ఆరిఫైస్ మీటర్లో సెన్సార్ గెయిన్ కూడా పెరుగుతుంది కాబట్టి మళ్ళీ లూప్ గెయిన్ పెరుగుతుంది కాబట్టి అలాంటి సందర్భంలో మొత్తంగెయిన్ తగ్గించాలి కాబట్టి దీని కోసం ఒక లీనియర్ వాల్వ్ ఉపయోగించవచ్చు చివరగా మీకు తెలిసిన వాల్వ్స్ ఒకదాన్ని ఉంచాలి లేదా యాక్చుయేషన్ విఫలమైతే ఏమి జరుగుతుందో చూడాలి ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్రవాహాలు వాస్తవానికి పేలుళ్లకు కారణమవుతాయి కాబట్టి వాల్వ్స్ వివిధ ఆకృతీకరణలలో నిర్మించబడ్డాయి ఇక్కడ చూపబడింది ఉదాహరణకు మూసివేయడానికి ఓపెన్ లేదా ఎయిర్ విఫలం కాబట్టి ఈ ఎయిర్ సరఫరా ఏదో ఒక విధంగా విఫలమైతే ఈ వాల్వ్ విఫలమవుతుంది మరియు బహిరంగ పరిస్థితిలో అది విఫలమవుతుంది కాబట్టి ఎయిర్ సరఫరా లేకపోతే అప్పుడు వాల్వ్ తెరిచి ఉంటుంది అదేవిధంగా వాల్వ్స్ తెరవడానికి గాలి ఉన్నాయి ఇక్కడ గాలి సరఫరా మూసివేసి విఫలమైతే వాల్వ్ మూసివేయబడుతుంది అందువల్ల ఇవి ఒక నిర్దిష్ట యాక్చుయేషన్ కాన్ఫిగరేషన్ను ఎన్నుకోవాలి తద్వారా వివిధ రకాల వైఫల్యాల క్రింద పారిశ్రామిక ప్రమాదాలను నివారించవచ్చు కనుక దీనితో ఉపన్యాసం ముగించబోతున్నాము కాబట్టి రివ్యూ పరంగా మనం సాధారణంగా గ్లోబ్ బాల్ మరియు బటర్ ఫ్లై వాల్వ్స్ చూశాము స్టాటిక్ మరియు డైనమిక్ రెండింటిలోనూ వివిధ రకాల వాల్వ్ ప్రవాహ లక్షణాలను చూశాము మరియు వాల్వ్స్ ఎలా పనిచేస్తాయి మరియు నియంత్రించబడుతున్నాయో మనం చూశాము పుస్తకాలలో ఒక అంశం ఉంది దీనిని వాల్వ్ సైజింగ్ అని పిలుస్తారు ఇది వాల్వ్ యొక్క పరిమాణాన్ని నిర్ణయించే అప్లికేషన్ మనం దాని గురించి మాట్లాడటం లేదు ఎందుకంటే ఇది ప్రాసెస్ డిజైన్ అధ్యయనం మరియు ఆటోమేషన్ కంట్రోల్ కు సంబంధించినది కాదు కాబట్టి ముగించడానికి ముందు ముఖ్యమైన విషయాలు మొదట గ్లోబ్ వాల్వ్ యొక్క క్రాస్ సెక్షన్ను స్కెచ్ చేసి దాని నాలుగు ప్రధాన భాగాలను సూచిచండి మీరు దీన్ని చేయగలగాలి ఇన్స్టాల్ల్డ్ మరియు ఇన్హెరెంట్ లక్షణాల మధ్య తేడా ఏమిటి ఇది చాలా ముఖ్యమైనది మరియు ఎందుకు ఇది సంభవిస్తుంది వాల్వ్ పొజిషనర్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి దానిని ఎందుకు ఉంచుతుంది చివరకు న్యూమాటిక్ యాక్చుయేటర్ కన్నా సోలేనోయిడ్ యాక్చుయేటర్ యొక్క ఒక ప్రయోజనాన్ని మరియు సోలేనోయిడ్ యాక్యుయేటర్ కన్నా న్యూమాటిక్ యాక్యుయేటర్ యొక్క ఒక ప్రయోజనాన్ని పేర్కొనండి కాబట్టి ఇంతటితో ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను ధన్యవాదాలు